మునుపటి రూల్స్ అన్నీ అస్పష్టంగా ఉన్నాయి పరిస్థితులు ఏమిటి అన్నది ముఖ్యం కాదుమరియు ఇప్పుడునేను కొంచెం క్లిష్టమైన నియమాలను వ్రాయబోతున్నాను అవి ఏమిటంటే

ఇది నాచురల్ జాయిన్కాదుఇది దీనికి సమానం కాబట్టి అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అది అనేది తప్పనిసరిగా E2 నుండి మరియు E3 ల నుండి మాత్రమే అట్రిబ్యూట్ కలిగి ఉండాలి కాబట్టి అనేది E2నుండి మరియు E3 ల నుండి మాత్రమే అట్రిబ్యూట్లను కలిగి ఉంటుంది ఇది E1 నుండి ఏ అట్రిబ్యూట్ కలిగి ఉండదు ఇది E1 నుండి ఎటువంటి సహకారాన్ని కలిగి ఉండదు ఇది అక్కడ ఉన్న నిబంధన అదే కనుక అయితే అప్పుడు వేరు చేయవచ్చు మరియు మొదట E2 మరియు E3 ల మధ్య అప్లై చేయవచ్చు మరియు తరువాత E1తో జత చేయవచ్చు ఇది ఆలోచన ఎందుకంటే అనేది E1 కు సంబంధించినది కాదు కాబట్టి E1 ను తరువాత చేయవచ్చు దానిని వేరు చేయవచ్చు మరియు దానిని ఈ క్రింది నియమం ద్వారా చూడవచ్చు ఇది జాయిన్ చేయడానికి సమానం మరోసారి ఇక్కడ నిబంధన ఉంది అనేది E1 నుండి మాత్రమే కలిగి అట్రిబ్యూట్ ఉంటుంది మరియు ఇది E2 నుండి అట్రిబ్యూట్ కలిగి ఉండదు కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుందంటే ఈ E1 మరియు E2 అన్ని E2 నుండి అట్రిబ్యూట్లను కలిగి ఉంటాయి కానీ అనేది E1 నుండి మాత్రమే అట్రిబ్యూట్లను కలిగి ఉండటం వలన E2 ఎలాంటి ఎంపికచేయడం లేదు చేయగలిగే ఎంపిక చేయవచ్చు ముందస్తు ఎంపిక కూడా చేయవచ్చు మరియు ఆ తర్వాత ఆ షరతును ఉపయోగించి జాయిన్ చేయవచ్చు అనేది E2 నుండి ఏ లక్షణాన్నికలిగి లేనప్పుడు మాత్రమే ఇది నిజం ఎందుకంటే దీనిని E1 కు కూడా అన్వయించవచ్చు ఎందుకంటే E1 వేరొకదానితో జతచేయబడినా అది ప్రభావితం చేయదు తదుపరి నియమం మళ్లీ కొంచెం సారూప్యమైన నియమం ఒక షరతు ఉంది మరియు వీటిని ఈ క్రింది పద్ధతిలో చేయవచ్చు మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు కొంతసేపు ఆలోచించడానికి ప్రయత్నించండి ఎందుకు అది ఎప్పుడు జరగబోతోంది అన్నది మీరు ఇది ఊహించడానికి ప్రయత్నించింది అనేది E1 నుండి మాత్రమే అట్రిబ్యూట్ కలిగి మరియు E2 నుండి కలిగి ఉండకపోతే మరియు అనేది E2 నుండి మాత్రమే అట్రిబ్యూట్ కలిగి మరియు E1 నుండి కలిగి ఉండకపోతే అనేదాని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము అనేది E2కు సంబంధించింది కాదు కాబట్టి ను E1 లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ముందుగా E2 లో అప్లై చేయవచ్చు మరియు ఆ తర్వాత జాయిన్ చేయవచ్చు ఇప్పుడు ఈ నియమాలు ఎందుకు ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి చాలా వేగవంతమైన జాయిన్ ను ఉత్పత్తి చేయబోతున్నాయని మీరు చూస్తారు ఇవి చిన్న సంబంధాలుగా మారతాయి మరియు మనం పరిష్కరించే ఎక్స్ప్రెషన్ ట్రీ లో సరిగ్గా ఈ విధముగా చేయబడుతోంది కాబట్టి బ్రాంచ్ సిటీ ను E1లోకి తీసుకురాబడింది ఎందుకంటే బ్రాంచ్ సిటీ దేనితోనైనా ఇబ్బంది పెట్టదు ఈ s ల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని ప్రొజెక్షన్ నియమాలను క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు ఈ సందర్భంలోఏమిచేయవచ్చు అంటే ఈ విధముగా చేయవచ్చు మునుపటి నిబంధనతో ఈ నియమం సారూప్యత కలిగి ఉంటుంది ఎంపికకు బదులుగా ప్రొజెక్షన్ ఉంది మరియు మళ్లీ నియమం అదే ఈ విధముగాఉన్నప్పుడు మాత్రమే వీటిని చేయవచ్చు అనేది L1 మరియు L2 రెండింటిని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే అనేది L1మరియు L2 నుండి అట్రిబ్యూట్లను కలిగి ఉండవలెను ఒకవేళ ఇంకేదైనా కలిగి ఉంటేఉదాహరణకు కొన్ని ఇతర అట్రిబ్యూట్లు ఉన్నప్పుడు అప్పుడు అది దీనిలోకి పోతుంది కాబట్టి తప్పనిసరిగా L 1మరియు L 2 ల నుండి మాత్రమే అట్రిబ్యూట్ కలిగి ఉండాలి లేకపోతే అది జరగదుఎందుకంటే ఆ అట్రిబ్యూట్ కోల్పోయినవి ఎప్పుడుఅయితే అసంపూర్తిగా ఉంటుందో అది వర్తించబడదు అది సంఖ్య 1 సంఖ్య 2 అంటే L1 అట్రిబ్యూట్ అనేది E1 తో మాత్రమే ఉంటుంది E2 కి సంబంధించినది కాదు అలాగే L2 కూడా E2 తో మాత్రమే సమ్మతిస్తుంది E1 తో కాదు ఇది మునుపటి మాదిరిగానే ఉంటుంది అయితే ఇది అదనంగా ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే ఏది L1 మరియు L2వెలుపల ఎక్కడా ఉండకూడదు కాబట్టి ఇలాంటి సమానత్వ నియమాన్ని వ్రాయవచ్చు కొంచెం క్లిష్టంగా సమానమైన నియమాన్ని కింది పద్ధతిలో వ్రాయవచ్చు మేము ఈ వ్యక్తీకరణ యొక్క ఎడమ వైపును మునుపటి మాదిరిగానే చేయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు అది చేసేది ఏమిటంటే అది ఇతర అట్రిబ్యూట్లలోకి వస్తుంది ఇది L1 ఇది L3 మీరు గమనించి నట్లయితే L3ఎడమ వైపునలేదు కానీ L3 అంటేఏమిటో అది ఏ విధముగా జాయిన్ చేయవచ్చు దాని గురించి నేను వివరించబోతున్నాను ఇంకొకసారిL4 మరొక వైపు లేదు కానీ ఇప్పుడు చేస్తున్నదిఏమిటంటే ఇప్పుడు అనేది L3 మరియు L4 కలిగి ఉంటుంది ఇందులో L1 మరియు L2ఉండవు ఇది L3 మరియు L4 ని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి వర్తింపజేయడానికి E1 తప్పనిసరిగా L3కలిగి ఉండాలి ని మరియు ఈ వ్యక్తీకరణ తప్పనిసరిగా తప్పక కలిగి ఉండాలి ఈ వైపు తప్పనిసరిగా L3 ఉండాలి మరియు ఈ వైపు L4 ఉండాలి కాబట్టి దీనిని తప్పక ఎంచుకోవాలి ఈ ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు తప్పక ప్రొజెక్ట్ చేయాలి L3 ఈ వైపుఉండాలి మరియు ఈ వైపు L4 ఉండాలిఇది ఒక విషయం మరొక విషయం ఏమిటంటే L1 నుండి E1 వేరు చేయబడినందున L1 అనేది E1 ను మాత్రమే కలిగి ఉంటుంది E2 ను కలిగి ఉండదు మరియు L2 అనేది E2 మాత్రమే కలిగి ఉంటుంది E1 నుకలిగి ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే L3 ఇక్కడ ఒక వైపు మాత్రమే ఉపయోగించబడుతుంది అంటే L3 అనేది E1కి మాత్రమే సంబంధించినది అది E2 కి సంబంధించినది కాదు కాబట్టి L3అనేది E2లో భాగం కాకూడదు మరియు అదేవిధంగా ఇదే వాదన ద్వారా L4 ఈ వైపు మాత్రమే ఉంటుంది ఇది E2 ఉన్నవైపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది E2 మాత్రమే సంబంధించినది E1కి సంబంధించినది కాదు కాబట్టి ఈ రెండు పనులకు ఇవి అవసరమైన నిబంధనలు ఇవి కొంచెం సంక్లిష్టమైనది కానీ మీరు చూడగలిగినట్లుగా ఇది చాలా వేగంగాజాయిన్ చేయవచ్చు ఎందుకంటే అసలుకంటే తక్కువ అట్రిబ్యూట్ మొదలైనవి కాబట్టి ఈ క్లిష్టమైన నియమాలను కొన్నిసార్లు ఉపయోగిస్తాము ఇప్పుడు మనం కొన్ని సెట్ ఆపరేషన్లగురించి తెలుసుకుందాం ముందుగా మనం చెప్పబోయేది E1 అనుకుందాం వేరొక సెట్ ఆపరేటర్ E2 మరియు E1కి సమానంగా ఉంటుంది2 ఇది ఎల్లప్పుడూ జరగదు యూనియన్ లేదా ఇంటర్ సెక్షన్ ఆపరేషన్ జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతుంది సెట్ డిఫరెన్స్ ఆపరేషన్ కు జరగదు ఇది బహుశా ఇలా అర్థం చేసుకోవడం సులభం తదుపరిది మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఆపరేషన్లకు ఆర్డర్ ముఖ్యమా అవును అవును ఇది నిజం ఆర్డర్ యూనియన్ అయినప్పుడు ఇది బాగానే ఉంటుంది అప్పుడు ఆర్డర్ ముఖ్యం కాదు ఇది ఆర్డర్లో ఇంటర్ సెక్షన్ అయినప్పుడు పట్టింపు లేదు వాస్తవానికి సెట్ డిఫరెన్స్ ఆపరేషన్ కు ఇది నిజం కాదు తదుపరిది ఈ సెట్ ఆపరేటర్లను ఉపయోగించి ఎంపిక చేయడం ఈ సందర్భంలో ఇది సమానం అయితే ఎంపికను వేరు చేయవచ్చు మరియు ఇది నిజం సెట్ ఆపరేటెడ్ అనేది యూనియన్ లేదా ఇంటర్ సెక్షన్ మరియు సెట్ డిఫరెన్స్ అయినప్పుడు అది పట్టింపు లేదు ఎందుకంటే ఎంపిక ఒక్కొక్కటిగా విడివిడిగా జరుగుతుంది ఏదేమైనా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సందర్భంలో కింది నియమాన్ని వర్తింపజేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎంపిక చేయడం లేదు కేవలం E2 ను E2 చేస్తున్నారు ఇది ఈ విధముగా పని చేయబోతోంది ఇంటర్ సెక్షన్ ఆపరేషన్ మరియు సెట్ డిఫరెన్స్ గా ఉన్నప్పుడు కానీ యూనియన్ గా ఉన్నప్పుడు కాదు మరియు మీరు కొంచెం ఆలోచిస్తే అది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు ప్రొజెక్షన్లో ఉన్న చివరి వ్యక్తీకరణతో ముగించుకుందాం మరియు ప్రొజెక్షన్ ఒక సెట్లో వర్తింపజేయబడితే దీనిని యూనియన్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వేరు చేయవచ్చు మరియు సెట్ డిఫరెన్స్ మరియు ఇంటర్ సెక్షన్ ఉన్నప్పుడు వేరు చేయలేము దీనికి కారణం ఏమిటంటే యూనియన్ మరియు ఇంటర్ సెక్షన్ పై ప్రొజెక్షన్ పనిచేస్తుంది ఎందుకంటే ప్రొజెక్షన్ కొన్ని విలువలను కోల్పోవచ్చు వేర్వేరు మూల్యాంకన ప్రణాళికలను ఉపయోగించి ఒకే క్వెరీను విశ్లేషించడానికి ఈ వ్యక్తీకరణలు సమానమైన వ్యక్తీకరణ నియమాలను ఎలా ఉపయోగించాలో మనము ఉదాహరణతో తెలుసుకుందాం ఇది మనము ఇప్పటివరకు ఉపయోగిస్తున్న బ్యాంకింగ్ స్కీమా బ్రాంచ్ కస్టమర్ అకౌంట్ లోన్ డిపాజిటర్ మరియు రుణగ్రహీత మరియు ఈ ప్రశ్న మనం పరిష్కరించాల్సిన క్వెరీ అని అనుకుందాం మనము ఈ ABC నగరంలో ఉన్న ఖాతాదారులో బ్యాలెన్స్ 10000 ఉన్నఖాతాదారులందరి పేర్లను కనుగొనవలెను ఇప్పుడు మనం దానికి సమానమైన రిలేషనల్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ రాయాలనుకుంటే ఈ క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు నేను దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను క్వెరీ ను పరిష్కరించడానికి ఇది ఒక మార్గం ఇది మొదటి ఖాతా మరియు డిపాజిట్ అనేవి నాచురల్ జాయిన్ గా చేయబడినవి అది శాఖతో నాచురల్ జాయిన్ తీసుకున్నాము చివరకు ఖాతా ABC నగరంలో మరియు బ్యాలెన్స్ 10000 లో ఉండే ఈ విధముగా రెండు షరతులు తీసుకుని వాటిని అని వర్తింపజేశాము ఇప్పుడు మనము దానిని ఉపయోగించుకుంటే సంబంధిత బీజగణిత వ్యక్తీకరణ ఈ విధంగా ఉంటే సంబంధిత ట్రీ ను నేను తరువాత చూపించే విధంగా గీయవచ్చు కాబట్టి చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ఖాతా మరియు డిపాజిటర్ జాయిన్ చేయవలెను నాచురల్ జాయిన్ చేయబడింది నాచురల్ జాయిన్ శాఖ తో చేరినప్పుడు ఈ రెండు విషయాల ఎంపిక నిబంధనలు శాఖ నగరానికి ABC సమానము మరియు బ్యాలెన్సు10000 గా వర్తించబడుతుంది మరియు చివరకు ప్రొజెక్షన్ అనేది CNAME తీసుకుంటారు ఇది సంబంధిత బీజగణిత సమీకరణానికి సమానమైన వ్యక్తీకరణ ట్రీ ఇప్పుడు మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా దీన్ని చాలా వేగంగా చేయవచ్చు మరియు దాని కోసం మనం ఇంతకు ముందు చూసిన ఈ సమానమైన నియమాలను ఉపయోగించవచ్చు విభిన్న సమానత్వ నియమాలను చూసిన తర్వాత ఏమి జరుగుతుందంటే కొత్త ట్రీ ను ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు ఇది బ్రాంచ్ సిటీలో ఎంపిక జరుగుతున్న బ్రాంచ్ మరోసారి దీనిని చేయవచ్చు ఎందుకంటే బ్రాంచ్ సిటీ అనేది బ్రాంచ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్రాంచ్ సిటీ ABC అప్పుడు బ్యాలెన్స్ ఉన్న ఖాతా ఉంది బ్యాలెన్స్పై ఎంపిక మళ్లీ జరుగుతుంది ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అకౌంట్ టేబుల్ నుండి మాత్రమే వస్తుంది దీన్ని తర్వాత జాయిన్ చేయవచ్చు బ్యాలెన్స్ బ్రాంచ్ మరియు అకౌంట్ యొక్క నాచురల్ జాయిన్ తీసుకోవచ్చు మరియు తరువాత మనము డిపాజిటర్తో నాచురల్ జాయిన్ తీసుకుందాము చివరకు ప్రొజెక్షన్ cname పై తీసుకున్నాము ఇప్పుడు దీనికి సమానమైన రిలేషనల్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి సమానమైన రిలేషనల్ ఆల్జీబ్రాను ఈ క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు ఇది 10000 అకౌంట్తో జతచేయబడి తర్వాత వీటి ద్వారా డిపాజిటర్తో జాయిన్ చేయబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం ఈ ట్రీ ను చూసినట్లయితే ఈ వ్యక్తీకరణ మరియు ఈ ట్రీ లు ఎందుకు సమానమని పేర్కొనవచ్చు ఎందుకంటే మనం చివరిసారి చూసినప్పుడు ట్రీ రావడానికి వివిధ సమానత్వ నియమాలను వరుసగా వర్తింపజేయ వచ్చు కాబట్టి దీనిని ఉపయోగించి ఒక ట్రీ మరొక ట్రీ గా మార్చవచ్చు అందుకే అవి సమానంగా ఉండవచ్చు మరియు మరోసారి మొదటి ట్రీ కంటే రెండవ ట్రీ మరింత సమర్థవంతమైనదని మనము చెప్పవచ్చు